కాబట్టి చివరి దృశ్య తరగతి వరకు మనం DC సర్క్యూట్ లను పూర్తిగా చర్చించాము ఇప్పుడు మనం ఏసి సర్క్యూట్లను ప్రారంభిద్దాం మొదట మనం ఏమి చేస్తాము మనం సింగిల్ ఫేస్ ఏసి సర్క్యూట్ తీసుకుంటాము ఆపై ఏసి సర్క్యూట్ లో రెసోనెన్స్ మరియు గరిష్ట శక్తి బదిలీ సిద్ధాంతం కి వెళ్దాం ఆపై మనం త్రీ ఫేస్ ఏసి సర్క్యూట్లను మరియు ఆ తరువాత మనం సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ గురించి చర్చిస్తాము సంక్షిప్త పరిచయంలో ప్రతిదీ చర్చించబడింది ఇది మొదటి సంవత్సరం వారికి బోధించే స్థాయిలో ఉంటుంది తరువాత మూడు దశల ఇండక్షన్ యంత్రం అక్కడ కూడా సరి సమానమైన సర్క్యూట్ మరియు కొన్ని ఉదాహరణలు ఉంటాయి మరియు ఆ తరువాత DC యంత్రం ప్రధానంగా అది DC మోటారు సరే కాబట్టి మొదట మనం ఇప్పుడు సింగిల్ ఫేస్ ఏసి సర్క్యూట్తో ప్రారంభిస్తాము సరేనా కాబట్టి సింగిల్ ఫేస్ ఏసి సర్క్యూట్తో ప్రారంభించే ముందు మనం చూడవలసినది ఏమిటంటే విద్యుదయస్కాంత క్షేత్రం ఎలా ఉత్పత్తి అవుతుందో మనం చూడవలసి ఉంది కొన్ని ప్రాథమిక ఆలోచనలు ఉన్నాయి కాబట్టి గణితం మరియు ఇతర విషయాలను చర్చించే ముందు ఉదాహరణకు రెండు అయస్కాంత ధృవాలు కలిగి ఉండండి ఇది N ధృవం మరియు ఇది S ధృవం సరేనా S ధృవం మరియు ఒక విద్యుత్ పరికరాల్లో విద్యుచ్ఛక్తిని ఇచ్చే తీగచుట్ట ఉంది ఒక తీగ చుట్ట ఉంది ఇది తీగచుట్ట యొక్క ఒక వైపు ఇది తీగచుట్ట యొక్క మరొక వైపు A వైపు మరియు ఇది B వైపు మరియు ఉప అంటే దీనిని ప్రైమ్ మూవర్ అని పిలుస్తారు ఈ తీగచుట్ట తిరుగుతున్నదని అనుకుందాం ఇది అపనవ్య దిశలో తిరుగుతోంది ఇది ఇక్కడ చూపబడింది ఇది తిరుగుతోంది క్షమించండి ఇది అపనవ్య దిశలో తిరుగుతోంది సరేనా ఇప్పుడు ఈ రేఖాచిత్రంలో గీయబడి ఉండేది నిజానికి క్షితిజ సమాంతర స్థానంలో ఉంది సరే నిజానికి ఇది N ధృవం మరియు S ధృవం కాబట్టి అయస్కాంత ప్రవాహం వాస్తవానికి N నుండి S ధృవానికి క్రిందికి వెళుతున్నప్పుడు అది క్రిందికి వెళుతుంది అప్పుడు ఇది తీగచుట్ట యొక్క ఒక వైపు ఇది తీగచుట్ట యొక్క మరొక వైపు ఇది ఒకే చుట్టు అని అనుకుందాం సరైనది మరియు దానితో ఒక నిరోధకము ఇక్కడ అనుసంధానించబడి ఉంటే వోల్టేజ్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి నిరోధకము అనుసంధానించబడి ఉంది కరెంట్ ప్రవహించే విధంగా నిరోధకము అనుసంధానించబడి ఉంది కానీ మన ఆసక్తి ఈ స్థాయిలో ఉండదు విషయం ఏమిటంటే విద్యుదయస్కాంత క్షేత్రం ఎలా ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇది ఒక క్షితిజ సమాంతర స్థానం అయినప్పుడు ఇది తీగచుట్ట యొక్క ఈ వైపు మరియు తీగచుట్ట యొక్క ఈ వైపు ఇది వాస్తవానికి ఆ ఫ్లక్స్ ప్రాంతానికి వెలుపల ఉంటుంది ఎందుకంటే ఇది ప్రాథమికంగా N మరియు S మధ్య ఉంటుంది స్థిరమైన అయస్కాంత క్షేత్రం కానీ ఈ తీగచుట్ట తిరుగుతున్నప్పుడు అది అయస్కాంత ప్రవాహాన్ని ఖండిస్తుంది సరియైనది కాబట్టి ఈ సందర్భంలో కాబట్టి ఈ వైపు మరియు ఆ వైపు ఇది మా సూచన స్థానం కాబట్టి క్షితిజ సమాంతర స్థానంలో ఉన్నప్పుడు అయస్కాంత ప్రవాహం యొక్క అనుసంధానం ఉండదు అంటే ఇక్కడ నుండి ఇక్కడకు ఈ రేఖాచిత్రాన్ని పరిశీలిస్తే ఈ వైపు A మరియు ఈ వైపు B సరియైనది కాబట్టి ఇది ఈ విధంగా తిరుగుతున్నప్పుడు ఇది ఇక్కడ చూపబడింది మరియు θ కోణంలో ఇది కదిలింది అనుకుందాం θ ω t అయితే ఇది ఈ వైపు ఉన్నప్పుడు ఇది ఈ వైపు A ఒక వాహకం వలె ఉంటుంది ఇది ఈ వైపు A మరియు ఈ వైపు B కాబట్టి ఈ వైపు క్షితిజ సమాంతర స్థానం ఈ వైపు A అని అనుకుందాం మరియు ఈ వైపు ఉన్నప్పుడు అది B అని చెప్పండి మరియు ఈ స్థానం ఈ స్థితిలో ఉన్నప్పుడు ఈ అయస్కాంత ప్రవాహం వస్తుంది ఇది N వైపు నుండి మరియు ఇది S నుండి వస్తుంది ఈ రేఖాచిత్రం గురించి మర్చిపోండి మనం దానిని పక్కన పెడదాము సరియైనది కాబట్టి ఇది క్షితిజ సమాంతర స్థానం ఈ వైపు మరియు ఈ వైపు ఉన్నప్పుడు తక్కువ అయస్కాంత ప్రవాహం ఉంటుంది లేదా అయస్కాంత ప్రవాహం ఉండదు అంటే ఈ స్థానంలో ప్రేరేపించబడిన విద్యుదయస్కాంత క్షేత్రం ఈ స్థానంలో 0 ఉంటుంది అది రేఖాచిత్రంలో చూపబడింది ఇప్పుడు అది తిరుగుతోంది ఇది వ్యతిరేక వ్యతిరేక దిశలో తిరుగుతుంది ఈ విధంగా ఇది తిరుగుతుంది మరియు ఒక θ కోణాన్ని చేస్తుంది అనుకుందాం కాబట్టి ఇది కోణీయ వేగం ω చెప్పండి అప్పుడు θ ω t కు సమానం ఇది భౌతికశాస్త్రం నుండి మీకు తెలుసు సరియైనది కాబట్టి దీని అర్థం కాబట్టి దీని అర్థం కాబట్టి ఇది స్థానం వద్ద ఉంది అంటే దీనిని శుభ్రం చేస్తాను ఈ వైపు A అని మరియు ఈ వైపు B అని అనుకుందాం కాబట్టి ఇది ఈ తీగచుట్ట యొక్క వెడల్పు అంటే ఈ దూరం B కి సమానం అంటే ఈ A నుండి B కి దీనిని తీగచుట్ట యొక్క వెడల్పు అని అంటారు కాబట్టి ఇది B సరియైనది మరియు తీగచుట్ట యొక్క పొడవు ఇది తీగచుట్ట యొక్క పొడవు ఇది l సరియైనది కాబట్టి దీర్ఘచతురస్రాకార ప్రాంతం అయితే దీని వైశాల్యము lxb ఇది తీగచుట్ట వైశాల్యము ఇది సెంటీమీటర్లో ఉంటే సెంటీమీటర్ 2 అది మీటర్లో ఉంటే మీటర్ 2 లో ఉంచండి కాబట్టి ఈ వైశాల్యము A l xbకు సమానంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను దాన్ని చేస్తాను కాబట్టి ఇది కొంత కోణం θ లో ఉంది మరియు ఇది కేంద్రం ఇది కేంద్రం సరియైనది మరియు ఇది తిరుగుతోంది కాబట్టి ఇది వాస్తవానికి ఈ వెడల్పు తిరుగుతోంది అంటే ఇది వ్యాసం B తో ఒక వృత్తాన్ని చేస్తుంది ఎందుకంటే ఇది వెడల్పు ఇది వెడల్పు ఇది వెడల్పు సరియైనది ఇది తిరిగేటప్పుడు ఇది ఒక వ్యాసం B తో ఒక వృత్తం చేస్తుంది వృత్తం గీయబడినది సరియైనది కాబట్టి ఏ సమయంలోనైనా కొంత ట్యాన్జెన్షియల్ వేగం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఈ బిందువు A మరియు ఇది L ఇది నిలువు భాగం అని పిలవబడేది A N అని చెప్పండి అప్పుడు ఇది ఉత్తర ధృవం మరియు ఇది కేవలం A N సరియైనది ఇది ఉత్తర ధృవం తప్ప మరేదీ కాదుఇది కేవలం పెద్ద అక్షరం A N మరియు ఇది M మరియు ఇది O మూలం ఇది O మూలం లేదా కేంద్ర బిందువు మరియు ఈ కోణం θ ఈ కోణం θ అప్పుడు ఈ కోణం కూడా θ మరియు ఇది 90 డిగ్రీలు కాబట్టి ఈ కోణం కూడా θ మరియు ఈ బిందువు ఈ A బిందువు సరియైనది ప్రాధమిక అర్థం ఏమిటంటే తీగచుట్ట స్థానం తీగచుట్ట ఈ స్థానం ఉన్నప్పుడు అది 90 డిగ్రీలు తిరుగుతుంది అంటే ఈ స్థానం A ఇక్కడకు వస్తుంది మరియు ఈ B బిందువు ఇక్కడకు వస్తుంది ఆ సమయంలో ఇది ఒక చుట్టు అని ఊహించినట్లయితే దీనికి బంధంగా ఉండే అయస్కాంత ప్రవాహాన్ని కనుగొంటాము అంటే ఉత్పత్తి అయ్యే వోల్టేజ్ గరిష్టంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అది కదులుతోంది ఎప్పుడు A ఈ స్థానానికి మరియు B ఈ స్థానానికి వస్తుంది అప్పుడు మళ్ళీ వస్తుంది ఇది ఈ విధంగా తిరుగుతోంది ఇది A మరియు ఇది మళ్ళీ B ఇది ఆ సమయంలో క్షితిజ సమాంతర స్థానం ఆ సమయంలో వోల్టేజ్ ఉత్పత్తి 0 అవుతుంది కాబట్టి ఇది ఒక చక్రీయ ప్రక్రియ సరియైనది కాబట్టి మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే నేను నేరుగా ఆ సైనూసోయిడల్ లేదా విద్యుత్ తరంగాన్ని ఇస్తే అప్పుడు భావాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి కాబట్టి నేను మొదట ఈ రకమైన విషయంతో ప్రారంభించాను సరియైనది కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి తదుపరిది ఉత్పత్తి చేయబడిన వోల్టేజ్ను పరిశీలిస్తే వలయము యొక్క ఒక వైపు విద్యుదయస్కాంత క్షేత్రం ఉత్పత్తి Bl v sin వాస్తవానికి ఇది ఉన్నత భౌతిక శాస్త్రం నుండి మనకి తెలుసు కాబట్టి తీగచుట్ట స్థిరమైన అయస్కాంత క్షేత్రంలో తిరుగుతున్నప్పుడు వలయము ఒక వైపున విద్యుదయస్కాంత క్షేత్రం ఉత్పత్తి అవుతుంది అది ఎందుకంటే ఇది వలయము ఇది తీగచుట్ట a B అది తీగచుట్ట కాబట్టి ఇది వలయము ఇది Bl v sin θ సరియైనది కాబట్టి B వాస్తవానికి అయస్కాంత ప్రవాహ సాంద్రత టెస్లా లేదా వెబెర్లోm2 గా ఉంటుంది మరియు l లో ఉన్న అయస్కాంత ప్రవాహ సాంద్రతను నేను చెప్పాను ఇది l పొడవు ఇది తీగచుట్ట యొక్క పొడవు ఇది తీగచుట్ట పొడవు మరియు B అనేది ట్యాన్జెన్షియల్ వేగం ఎందుకంటే B ω t కి సమానం దీనిని మనం తరువాత చూస్తాము మరియు ఇది sin θ ఇది Bl v sin θ వోల్ట్ సరియైనది మరియు ఈ వైపు తీగచుట్ట యొక్క ఒక వైపు ఇది తీగచుట్ట యొక్క మరొక వైపు కాబట్టి రెండు వైపులా ఉత్పత్తి చేయబడిన మొత్తం విద్యుదయస్కాంత క్షేత్రం 2 Bl v sin θ వోల్ట్లు సరియైన కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు v అనేది కండక్టర్ యొక్క ట్యాన్జెన్షియల్ వేగం సరియైనది కాబట్టి ఇది b2 అవుతుంది అంటే b2 అంటే వ్యాసార్థం సరియైనది కాబట్టి ఇది వ్యాసం b అనేది వెడల్పు ప్రాథమికంగా ఇది తిరుగుతున్నప్పుడు ఇది వాస్తవానికి వ్యాసం సరైనది కాబట్టి b అనేది మనం పిలిచే వ్యాసానికి సమానం కాబట్టి ప్రాథమికంగా b2 అనేది వ్యాసార్థం కాబట్టి ω b విలువ b ప్రాథమికంగా 2 π n r కు సమానం కాబట్టి n r మరియు r b 2 కు సమానం ఇది b2 కాబట్టి అందుకే 2 π n r సరియైనది కాబట్టి అది b2 కాబట్టి అది సెకనుకు π b n i 3 కి సమానం ఇది టాంజెన్షియల్ వేగం n వేగం ఇవ్వబడింది రెవల్యూషన్ భ్రమణము పర్ సెకండ్ లో వేగం ఇవ్వబడుతుంది b అనేది వలయము యొక్క వెడల్పు అని నేను చెప్పాను ఇది మీటర్ లలో ఉంటుంది l అనేది వలయము యొక్క ఒక వైపు పొడవు ఇది మీటర్ లలో ఉంటుంది మరియు B అనేది అయస్కాంత ప్రవాహ సాంద్రతకు సమానం ఇది టెస్లా లేదా వెబెర్ పర్ మీటర్ స్క్వేర్ లో ఉంటుంది మరియు A l b వలయము యొక్క వైశాల్యము l b అని ఇది మీటర్ స్క్వేర్ లో ఉంటుంది ఈ గణిత వ్యక్తీకరణలో a అనేది మీటర్ స్క్వేర్ లో ఉంటుంది కాబట్టి ఇది ఇది ఉన్నత భౌతిక శాస్త్రం నుండి మనకి తెలుసు ఇప్పుడు నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇప్పుడు వలయము లో ఉత్పత్తి చేయబడిన విద్యుదయస్కాంత క్షేత్రం ఈ చిన్న అక్షరం e కి సమానం 2 π B A n sin θ కు సమానం సరియైనది కాబట్టి ఈ వ్యక్తీకరణ లో ఏమి చేయాలో ఈ వ్యక్తీకరణ లో ఏమి చేయాలి అని స్పష్టంగా తెలియజేస్తాను ఈ వ్యక్తీకరణ Bl v sin θ లో b π bn ని ప్రతిక్షేపిస్తే అంటే నా ఉద్దేశ్యం ఈ వ్యక్తీకరణ లో ఉంచితే 2 Bl π bn sin θ అవుతుంది కాబట్టి అది B కి సమానం కాబట్టి l x b A కి సమానం మరియు ఈ వ్యక్తీకరణలో ఉంచండి అప్పుడు ఇది ఈ వ్యక్తీకరణ అప్పుడు 2 π B A n sin θ వోల్ట్ అవుతుంది సరియైనది కాబట్టి నేను దీనిని శుభ్రం చేస్తాను కాబట్టి ఈ సందర్భంలో ఇది 2 π B A N sin θ వోల్ట్లు అవుతుంది ఇప్పుడు వలయము స్థానంలో ఉంటే ఒక తీగచుట్ట ఉంది అనుకుందాం కాబట్టి n మలుపుల సంఖ్య n మలుపులు ఉంటే అప్పుడు తీగచుట్టలో ఉత్పత్తి చేయబడిన మొత్తం విద్యుదయస్కాంత క్షేత్రం విలువ 2 π BA ఈ పదాన్ని గుణించాలి ఈ పదాన్ని N తో గుణించాలి N అనేది మొత్తం చుట్టు ల సంఖ్య కాబట్టి ఇది 2 π BA N x n sin θ వోల్ట్ ఉంటుంది కాబట్టి మనం వ్రాయడానికి విద్యుదయస్కాంత క్షేత్రం ఉత్పత్తి చేసిన Em యొక్క గరిష్ట విలువ 2 π B a nxN అవుతుంది గరిష్ట విద్యుదయస్కాంత క్షేత్రం ఉత్పత్తి జరిగింది సరియైనది మరియు కావాలనుకుంటే ఈ వోల్ట్లను ఉంచవచ్చు కాబట్టి తీగచుట్టలో ఉత్పత్తి అయ్యే విద్యుదయస్కాంత క్షేత్రం యొక్క తక్షణ విలువ e Em sin θ 2 π B A Nxn sin θ కి సమానం అవుతుంది ఇప్పుడు θ అనేది కోణీయ స్థానభ్రంశం టైం t సెకండ్ కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఈ సందర్భంలో ఈ తీగచుట్ట కదులుతున్నప్పుడు ఈ తీగచుట్ట కదులుతుంది ఇది రొటేట్ అవుతుంది కాబట్టి θ తిరుగుతోంది కాబట్టి θ వాస్తవానికి ω t కి సమానం అది 2 π n t ఎందుకంటే అది తిరుగుతోంది కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఈ విధంగా పెడితే θ ω t కి సమానం అంటే 2 π n t అనేది సెకనుకు కోణీయ వేగం రేడియన్సెకన్ అప్పుడు ఈ సమీకరణం ఈ సమీకరణం e Em sin ω t అని వ్రాయవచ్చుసరియైనది ఎందుకంటే ω t θ కు సమానం మనం θ ω t ని భర్తీ చేస్తున్నాము మరియు ఇది Em కాబట్టి e Em sin ω t కి సమానం కాబట్టి ఇది సైనూసోయిడల్ వోల్టేజ్ యొక్క వ్యక్తీకరణ సరియైనది కాబట్టి e Em sin ω t కి సమానం Em అనేది ఉత్పత్తి చేయబడిన వోల్టేజ్ యొక్క గరిష్ట విలువ కాబట్టి ఇది సైనోసోయిడల్ విద్యుదయస్కాంత క్షేత్రం E ఇక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి మొదటి నుంచి మనం అర్థం చేసుకోవాలి అందుకే దశ నుండి లేదా మరొకదానికి వెళ్ళడం కంటే మొదటి నుండి ప్రారంభించాము మొదట మనకు ఇది ఉండాలి ఎందుకంటే సంక్లిష్ట సంఖ్య మళ్లీ ఇక్కడ ఉంటుంది కాబట్టి e Em sin ω tకి సమానమని చెప్పాను కాబట్టి వాస్తవానికి దీనిని ప్లాట్ చేస్తే ఇది 0 నుండి 2 π వరకు ఉంటుంది ఇది 1 సైకిల్ సరిగ్గా పూర్తి అవుతోంది ఎందుకంటే ఇది ఇలాగే వెళుతుంది మరియు ఇలాగే కొనసాగుతుంది మరియు నిరంతరాయంగా ఉంటుంది మరియు θ ω t కు సమానం కాబట్టి ఇది గరిష్ట విలువ ఇది గరిష్ట విలువ Em మరియు ప్లాట్ లో ఈ వైపు వాస్తవానికి e కి సమానం ఇది గరిష్ట విలువ మరియు ఈ వైపు ప్లాట్ అంటే వాస్తవానికి e గరిష్ట విలువ మరియు దీనిని సైక్లింగ్ అని పిలుస్తారు కాబట్టి ఈ వైపు Em ఈ వైపు ఒక Em మరియు ఇది 0 ఇది π 2 ఇది π ఇది 2 π సరియైనది కాబట్టి θ ω t కు సమానం ఇది ఒక విషయం ఎందుకంటే N ధృవం మరియు S ధృవం మరియు సింగిల్ జత ధృవాలు క్షమించండి ఒక జత దృవాలను చూడండి ఇప్పుడు ఒక AC ఉత్పాదక యంత్రం అయితే దీన్ని శుభ్రం చేద్దాం ఇప్పుడు ఒక AC ఉత్పాదక యంత్రంలో p జతల ధృవాలు ఉంటాయి Nమరియు S ధృవం ఉన్నప్పుడు అవి ఒక జత ధృవాలు కాబట్టి ఇది p 1 కు సమానం ఎందుకంటే మనం ఒక జత తీసుకుంటున్నాము 2 ధృవం లేదా 4 ధృవం కాదు మనం ఒక జత ధృవాలను తీసుకుంటున్నాము నన్ను తొలగించడానికి అనుమతించండి మీరు దీనిని గమనించినట్లైతే ఇక్కడ నేను మొదట చేశాను అనుకుందాం ఇక్కడ ఉండేది N ధృవం అని అనుకుందాం అది S ధృవం N ధృవం S ధృవం మరియు ఇది ఇలా తిరుగుతోంది ఇది ఇలా తిరుగుతోంది కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో p 2 కు సమానం అంటే రెండు జతల ధృవాలు కాబట్టి ఇక్కడ ఇది N S N S కాబట్టి మనకు p రెండు జతల ధృవాలు ఉన్నాయి రెండు జతల ధృవాలకి సమానం కాబట్టి ఇది చాలా ఎక్కువ కావచ్చు అది పట్టింపు లేదు కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ధృవం సంఖ్యకు బదులుగా ధృవం జత గురుంచి మాట్లాడుతాము ధృవం సంఖ్యను చెబితే ఈ సందర్భంలో ఇది p 2 కు సమానం కానీ ధృవాల యొక్క జత గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది 1 మరియు 1 కలిసి ఉంటుంది కాబట్టి ఇది 1 జత ధృవం N మరియు S ఇక్కడ p 2 కి సమానం ఎందుకంటే 2 జత ధృవాలు ఉన్నాయి కాబట్టి అది అలా అయితే ఒక AC జెనరేటర్ లో p జతల ధృవాలను కలిగి ఉంటే అది వేగం మరియు nrps ఫ్రీక్వెన్సీ f కి సమానం కావచ్చు ఇది చిన్నఅక్షరం f సెకనుకు వచ్చే సైకిల్ ల సంఖ్య అవుతుంది హెర్ట్జ్ లో ఉంటుంది హెర్ట్జ్ భారతీయ వ్యవస్థలో మన పౌనఃపున్యం విలువ 50 హెర్ట్జ్ భారతదేశంలో వాస్తవానికి 50 హెర్ట్జ్ సాధారణంగా ఉపయోగించబడుతుంది చాలా దేశాలలో కూడా ఇది సాధారణం యుఎస్ఎ కెనడాలో ఇది 60 హెర్ట్జ్ మరియు జపాన్లో దీనికి 60 హెర్ట్జ్ మరియు 50 హెర్ట్జ్ రెండూ ఉన్నాయని నేను అనుకుంటున్నాను కానీ భారతదేశంలో అయితే ఇది 50 హెర్ట్జ్ అంటే ఇది సెకనుకు 50 సైకిల్స్ ఇది ఫ్రీక్వెన్సీ కాబట్టి సెకనుకు 50 సైకిల్స్ కాబట్టి దీని అర్థం కాబట్టి ఈ సందర్భంలో f అనేది సెకనుకు 50 హెర్ట్జ్ పౌనఃపున్యం అంటే ఇది సెకనుకు 50 సైకిల్స్ సరియైనది ఇక్కడ చూపించినది 1 సైకిల్ కాబట్టి సైనూసోయిడల్ తరంగ రూపాన్ని కలిగి ఉంటే అది 1 సెకనులో 50 అటువంటి 50 సైకిల్స్ను పూర్తి చేస్తుంది అప్పుడు 1 సైకిల్ 150 సెకను 0 02 అని గణించబడుతుంది 0 02 సెకను సరియైనది కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సెకనుకు ఈ సైకిల్స్ సంఖ్య f కాబట్టి దీనిని ప్రతి భ్రమణం కి సైకిల్స్ సంఖ్య సెకనుకు భ్రమణంల సంఖ్యగా వ్రాయవచ్చు నా ఉద్దేశ్యం ఇలా వ్రాస్తే అది ప్రతి భ్రమణం కి సైకిల్స్ సంఖ్య ప్రతి సెకనుకు భ్రమణం ల సంఖ్యగా వ్రాయవచ్చు కాబట్టి ఇది ప్రతి సెకనుకు భ్రమణం ల సంఖ్య కాబట్టి సెకనుకు భ్రమణంల సంఖ్య కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది కాబట్టి ఇది ప్రాథమికంగా అది రద్దు చేయబడుతుంది ఇది సెకనుకు సైకిల్స్ సంఖ్య అవుతుంది అందువల్ల సెకనుకు సైకిల్ సంఖ్య మేము ఒక భ్రమణం కి సైకిల్స్ సంఖ్యను వ్రాస్తున్నాము దీనికి సెకనుకు భ్రమణం సంఖ్య కాబట్టి సరైనది కాబట్టి సెకనుకు సైకిల్స్ సంఖ్య వాస్తవానికి ఇది జత ధృవం సంఖ్య అవుతుంది కాబట్టి 1 జత ధృవం ను కలిగి ఉంటే అది భ్రమణంకి సైకిల్ సంఖ్య అని అంటాము ఇది ప్రతి భ్రమణంకి 1 సైకిల్ చేస్తుంది అంటే ఇది విద్యుత్ విషయం అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో N ధృవం మరియు S ధృవం ఇక్కడ నేను N S N S ను వ్రాశాను కాబట్టి ఇది విద్యుత్ విషయం అయినప్పటికీ అది ఒక భ్రమణాన్ని చేస్తుంది అది N మరియు S ధృవంమాత్రమే అయితే అది సెకనుకు 1 సైకిల్ మాత్రమే 2 జత ధృవం ఉంటే అది జత కావచ్చు అయినప్పటికీ అది 360 డిగ్రీల భ్రమణాన్ని చేస్తుంది కాని విద్యుత్తు పరంగా అది కాదు విద్యుత్తు అది సరైనది కాదు కాబట్టి విద్యుత్తుగా ఇది 2 సైకిల్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటంటే ఇక్కడ p ని పరిశీలిస్తే అది ఒక భ్రమణానికి కలిగే సైకిల్ ల సంఖ్య అవుతుంది కాబట్టి 1 జత ధృవాలు ఉంటే అది భ్రమణానికి 1 సైకిల్ చేస్తుంది ఎందుకంటే ఇది విద్యుత్ పరిమాణం యాంత్రిక విషయం వైపు చూడటం లేదు మేము విద్యుత్ సంబంధ విషయం వైపు చూస్తున్నాము NS N S అనుకుందాం అంటే ఆ రేఖాచిత్రంలో ఇక్కడ 2 జతల ధ్రువాలు ఉన్నాయి అయినప్పటికీ ఇది విద్యుత్తు పరంగా లేదా యాంత్రికంగా 360 డిగ్రీలు తిరుగుతుంది అయితే ఇది ప్రాథమికంగా 2 సైకిల్ పూర్తి చేస్తుంది ఎందుకంటే ఇది స్వైప్ N S మరియు N S లను చేస్తుంది ఈ స్వైప్ లింక్ చేయాలి కాబట్టి అందుకే ఈ పిలుపు అందుకే సెకనుకు సైకిల్ ల సంఖ్య విలువ ఒక భ్రమణానికి కలిగే సైకిల్స్ సంఖ్య సెకనుకు చేసే భ్రమణ సంఖ్యగా చెప్పవచ్చు కాబట్టి ఇది p n అవుతుంది అంటేఈ p అనేది ధృవం జత సంఖ్య కు సమానం 4 ధృవం జత ఉంటే క్షమించండి 4 ధృవం ఉంటే అంటే 2 ధృవం జతలను కలిగి ఉంది ఇది ధృవం జతలు కాబట్టి 2 ధృవం జతలు కాబట్టి ఈ సందర్భంలో ప్రతి భ్రమణానికి సైకిల్స్ సంఖ్య అంటే అది ప్రతి భ్రమణానికి 2 సైకిల్స్ ను చేస్తుంది యాంత్రిక పరంగా ఇది 360 డిగ్రీలు తిరుగుతుంది కానీ విద్యుత్తు పరంగా అది సెకనుకు 2 సైకిల్స్ ను చేస్తుంది ఎందుకంటే నాలుగు ధృవాలు అంటే 2 ధృవం జత కాబట్టి తరువాత విద్యుత్ సంబంధ ఇంజనీరింగ్ విద్యార్ధి అయితే చాలా ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు రెండవ సంవత్సరం కి వచ్చినప్పుడు విద్యుత్ సంబంధ యంత్రాలను అధ్యయనం చేస్తారు ఆ సమయంలో చాలా వివరంగా నేర్చుకుంటారు కానీ ఈ కోర్సు కొన్ని ప్రాథమిక ఆలోచనలను ఇవ్వడానికి మాత్రమే ధృవం జతల సంఖ్య ఉంటే ప్రతి భ్రమణానికి సైకిల్స్ సంఖ్యకు సమానం అనే ఆలోచన ఇది ఇది మనస్సులో ఉంచుకోవాలి సరియైనది కాబట్టి ఉదాహరణకు 4 ధృవం ఉత్పాదక యంత్రం కోసం ఇది నేను తీసుకున్న ఒక చిన్న ఉదాహరణ కాబట్టి ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ అని చెప్పండి f 50 హెర్ట్జ్ కు సమానం అప్పుడు n fp కి సమానం ఎందుకంటే f np కి సమానం ఎందుకంటే సూత్రం f np కి సమానం ఇది సూత్రం ఇది f np కు సమానం కాబట్టి n f p కి సమానం మరియు f 50 హెర్ట్జ్ మరియు p ని 4 ధృవం ఉత్పాదక యంత్రం అని అనుకుంటే p 2 కి సమానం ఎందుకంటే ఇది నాలుగు ధృవం అంటే 2 జతలు N మరియు S అది ఉండాలి కాబట్టి ప్రాథమికంగా రెండు జతలు ఉండాలి కాబట్టి అంటే 502 ఇది సెకనుకు 25 rps సెకను కి కలిగే భ్రమణం అవుతుంది మరియు ఒక నిమిషం 60 సెకన్లు అయితే కాబట్టి ఈ 60 ని గుణించాలి కాబట్టి ఇది 1500 r p m అవుతుంది నిమిషానికి కలిగే భ్రమణం కాబట్టి మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఏసి సర్క్యూట్లకు లేదా సగటు విలువ మరియు ఇతర విషయాలకు వెళ్లేముందు నేరుగా e Em sin ω t i i M sin ω t కి సమానం అని ప్రారంభించడానికి బదులు విద్యుదయస్కాంత క్షేత్రం ఎలా ఉత్పత్తి అవుతుందో అర్థం చేసుకున్నాను ఈ రకమైన భావన తో నేను ప్రారంభిచాలని అనుకున్నాను అంటే మన అవగాహన కొద్దిగా బాగా తెలుస్తుంది కాబట్టి నేను మొదట దీనితో ప్రారంభించాను ఆపై మీన్ విలువ మరియు సగటు విలువకు వస్తాము కాబట్టి ఇది విద్యుదయస్కాంత క్షేత్రం ఎలా ఉత్పత్తి అవుతుంది అనే భావన మరియు లోడ్ మరియు ఇతర విషయాలు ఎలా అనుసంధానించబడిందో మొదటి సంవత్సరం స్థాయి పరిధికి మించిన భారం కాబట్టి అందుకే నేను స్పష్టం చేస్తాను అందుకే ఈ రేఖాచిత్రంలో ఈ ఇది లోడ్ మరియు ఇది అనుసంధానించబడి ఉంది నేను ఏమీ ప్రస్తావించలేదు ఎందుకంటే ఈ దశలో అంత భారం అవసరం లేదు సరైనది కాబట్టి DC యంత్రం లేదా DC యంత్ర సాధనమును అధ్యయనం చేసినప్పుడు నేను ఇలాంటి విషయాలను చెప్తాను అది DC కి ఎలా మార్చబడుతుందో నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ AC పరిమాణం ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఏసి సింగిల్ ఫేస్ AC సర్క్యూట్తో ప్రారంభించడానికి ఈ వైపు లోతుగా ఉండటానికి ఇది ఆధారం అవుతుందని నేను అనుకున్నాను ఈ వైపు ఎగువ వైపు N మరియు ఈ వైపు S ఇది N నుండి S కు వచ్చేటప్పుడు N నుండి S కి కదిలే అయస్కాంత ప్రవాహం కాబట్టి ఈ విధంగా సైనూసోయిడల్ విద్యుదయస్కాంత క్షేత్రం ఉత్పత్తి అవుతుంది e Em sin ω t అని తీసుకోవటానికి బదులుగా అర్థం చేసుకోవడానికి నేను దీనిని తీసుకున్నాను ఇప్పుడు సగటు లేదా సగటు విలువ లేదా మనం పిలిచే సగటు విలువ మరియు RMS విలువ అని అర్ధం లేదా ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క ప్రభావవంతమైన విలువ అని పిలుస్తాము ఎందుకంటే ఇది ఆల్టర్నేటింగ్ గా ఉంటుంది ఎందుకంటే ఇది మైనస్ మైనస్గా కదులుతోంది కాబట్టి ac విద్యుత్ ఆల్టర్నేటింగ్ కాబట్టి ఇది sin ω t అనేది సుష్టంగా ఉంటుంది సుష్ట తరంగ రూపం ఇది మరియు మైనస్ వైపు రెండూ ఒకే విధంగా ఉంటాయి వైపు ప్రాంతం మరియు మైనస్ వైపు ప్రాంతం యొక్క సమయ అంతరాళము సమానంగా ఉంటుంది కాబట్టి ఇది సగటు మరియు కొన్నిసార్లు సగటు విలువకు ఈ RMS సగటు విలువకు సమానమైన RMS విలువ రూట్ మీన్ 2 విలువ ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క ప్రభావవంతమైన విలువ అని పిలువబడుతుంది ఇప్పుడు ఇక్కడ మనం ఏమి చేశామో అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనం దానిని సైనూసోయిడల్ తరంగ రూపంగా పిలుస్తాము మనం కొంత తరంగ రూపాన్ని తీసుకున్నాము కానీ సుష్ట ఈ వైపు మరియు ఈ వైపు చూస్తే సుష్టం గా ఉంటుంది మరియు ఈ కాల వ్యవధి T T 0 అని చెప్పండి మరియు ఈ సమయం T 2 సరైనది ఇది T 2 మరియు రెండవ మరియు రెండవ స్థానంలో తీసుకుంటే ఇది 1 2 3 4 5 6 ఇప్పుడు మాదిరి సెకనులో ఉంటుంది ఇది శాంప్లింగ్ చేయగా వచ్చిన విలువ కాబట్టి ఈ సమయంలో ఇది i1 మరియు ఇది I2 ఇది i3 i4 i5 మరియు మొదలైనవి ప్రతి శాంపుల్ వద్ద పరిమాణం తీసుకుంటే ఇది i1 I2 i3 అని అనుకుందాం ఇది T2 వస్తుంది దాదాపు T 2 వస్తుంది ఇప్పుడు ఇది కరెంట్ ఇది విద్యుత్ తరంగ రూపం దీని గురించి తర్వాత చర్చిద్దాం కాబట్టి ఇది విద్యుత్ తరంగ రూపం కాబట్టి సగం సైకిల్లో సగటు విలువ అంటే నేను తీసుకున్న సగటు Iఆవరేజ్ i1 I2 i3 i n వరకు కు తీసుకోని I సగటు నా ఉద్దేశ్యం i1 I2 i3 i n వరకు అన్ని విలువలను తీసుకోండి మరియు n తో భాగించండి ఈ సమయ అంతరాళము n వరకు పరిగణించాలి కాబట్టి ఇది వాస్తవానికి సగటు విలువ లేదా ఇలా చేయవచ్చు లేదా సగటు విలువ అనేది ఈ వక్రరేఖ క్రింద ఉన్న వైశాల్యం దీనిని కనుగొనండి ఇది మనం సగం సైకిల్లో మాత్రమే చేస్తాము ఎందుకంటే ఇది సానుకూల వైపు ఇది ప్రతికూల వైపు ఉంటుంది కాబట్టి ఇది సుష్టంగా ఉంటుంది పూర్తి సైకిల్ ఇక్కడ నుండి ఇక్కడకు సగటు విలువను తీసుకుంటే అది 0 అవుతుంది ఎందుకంటే ఇది సానుకూల ప్రాంతం మరియు ఇది ప్రతికూల ప్రాంతం ఇది 0 అవుతుంది మనం అలా చేయము సుష్ట తరంగ రూపం కోసం మనం సగం సైకిల్ వరకు చేస్తాము కాబట్టి దీని వరకు మాత్రమే కాబట్టి T 2 వరకు మాత్రమే మొత్తంగా కాదు ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడకు ఇది 0 అవుతుంది కాబట్టి అది మన ఆసక్తి కాదు అందుకు సగం సైకిల్ మాత్రమే పరిగణిస్తాము కాబట్టి సగం సైకిల్లో సగటు విలువ అందుకే ఇది సగం సైకిల్లో వ్రాయబడుతుంది ఇది i1 I2 i3i n n ఇది సగటు విలువ లేదా ఇది సగం సైకిల్ లో వైశాల్యం అవుతుంది ఇది సగం సైకిల్ లో వైశాల్యం విలువని సగం సైకిల్ యొక్క పొడవు లో సగం తో భాగించాలి ఈ పొడవు T 2 వరకు ఉంటుంది కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి దీని అర్థం ఇది T 2 మరియు ఇది T మరియు ఇది T 2 ఆధారం కాబట్టి సగం సైకిల్లో సగటు విలువ అందుకే ఇది సగం సైకిల్లో వ్రాయబడుతుంది ఇది i1 I2 i3i n n ఇది సగటు విలువ లేదా ఇది సగం సైకిల్ లో వైశాల్యం అవుతుంది ఇది సగం సైకిల్ లో వైశాల్యం విలువని సగం సైకిల్ యొక్క పొడవు లో సగం తో భాగించాలి ఈ పొడవు T 2 వరకు ఉంటుంది కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి దీని అర్థం ఇది T 2 మరియు ఇది T మరియు ఇది T 2 ఆధారం కాబట్టి అంటేఅది సగం సైకిల్ యొక్క పొడవు లో సగం తో భాగించాలి కాబట్టి ఈ I వ్యక్తీకరణ తెలుసు అనుకుందాం కాబట్టి 0 నుండి T 2 వరకు I dtని సమకాలనం చేయవచ్చు ఎందుకంటే నేను సైనూసోయిడల్ సుష్ట తరంగ రూపంలో పొడవుని తీసుకునే బదులు పొడవు లో సగం తీసుకోని ఈ వ్యక్తీకరణని భాగించాము కాబట్టి ఇది T 2 కాబట్టి 1 T 2 కాబట్టి ఇది సగటు విలువ ఈ వ్యక్తీకరణని తరువాత చూస్తాము ఇది సగటు విలువ ఇప్పుడు మనం రూట్ మీన్ స్క్వేర్ విలువ ని r m s విలువ లేదా ఎఫెక్టివ్ విలువ గురించి చూద్దాము నేను దీనిని శుభ్రం చేస్తాను కాబట్టి ఈ సందర్భంలో ఇది i 2 ప్లాట్ అని అనుకుందాం ఇది i2 ప్లాట్ కాబట్టి ఇది ఇలా వస్తోంది ఇది T 2 మరియు ఇది T మరియు ఇది మూలం ఇది i ఇది i మరియు ఇది i2 ఇది i2 ప్లాటు దాని నుండి i2 ను ప్లాట్ చేస్తే రూట్ మీన్ స్క్వేర్ విలువను తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రాంతం ఇది సానుకూల వైపు ఉంటుంది ఇప్పుడు ఇది స్క్వేర్ అయినందున ఇది ప్రతికూలంగా ఉంది కానీ స్క్వేర్ చేస్తే ఇది ఇలా ఉంటుంది కాబట్టి RMS విలువ సగం సైకిల్ లేదా పూర్తి సైకిల్ చేయడానికి ఇది అదే ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతం యొక్క వైశాల్యం మరియు ఈ ప్రాంతం యొక్క వైశాల్యం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఏమైనప్పటికీ ఈ సగం సైకిల్ మాత్రమే పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది ఒకే ప్రాంతం 0 ను పరిగణనలోకి తీసుకుంటే 0 నుండి T 2 వరకు పరిశీలిస్తే T 2 లేదా 0 నుండి T 2 గా పరిశీలిస్తే రెండూ పరిగణించబడతాయి కాబట్టి అంతిమ అర్ధం అదే కాబట్టి సగం సైకిల్ మాత్రమే సరైనది అని చెప్తాము RMS విలువ కోసం పూర్తి సైకిల్ కూడా తీసుకోండి అది అదే ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఈ సందర్భంలో ఏమి జరుగుతోంది అదేవిధంగా ఇక్కడ i1 లాగానే 1 2 3 4 అనుకుంటే ఇది i1 2 అని లెక్కించవచ్చు ఇది నేను ఇది i1 I2 i3 ఇది i3 2 ఇక్కడ ఇది i12 I22 i3 2 ఎందుకంటే ఇది స్క్వేర్ కాబట్టి ఏ విలువ అయినా లభిస్తుంది ఇది i12 ఇది I2 ఇది 1 ఇది 2 3 ఇది T 2 వరకు మరియు ఇది T సరియైనది కాబట్టి T పరంగా వెళ్ళే ముందు అలాంటి విలువలు n ఉంటే అలాంటి n విలువలు ఉంటే అది సగటు వైశాల్యం లేదా 2 యొక్క తాపన ప్రభావం పై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే DC సర్క్యూట్లో విద్యుత్ i 2 r కు సమానమని మేము అధ్యయనం చేసాము కాబట్టి రూట్ మీన్ స్క్వేర్ విలువ కరెంట్ స్క్వేర్ యొక్క తాపన ప్రభావంపై ఆధారపడి ఉంటుంది మనం కరెంట్ యొక్క2 పరంగా తీసుకున్న వెంటనే ఇది తాపన ప్రభావంపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే i2r గురించి తెలుసు DC సర్క్యూట్లో i2r అనేది లాస్ విలువ ఏసి సర్క్యూట్కు కూడా ఇది వర్తిస్తుంది మేము దానికి వస్తాము కాబట్టి సగటు తాపన ప్రభావం i12 I22 in 2 n కి అనులోమానుపాతంగా ఉంటుంది అటువంటి i12 I22 in 2 విలువలు n కలిగి ఉండండి కాబట్టి n తో భాగించండి ఇది సగటు తాపన ప్రభావం ఇది i12 I22 in 2 n కి అనులోమానుపాతంగా ఉంటుంది కాబట్టి నేను దానిని శుభ్రం చేశాను కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు మనం r m s విలువను ఎలా పొందగలము I అనేది ఉత్పత్తి చేసిన ప్రవాహం అది నిరోధకిలో ఒకే తాపనాన్ని ఉత్పత్తి చేయగల ప్రత్యక్ష ప్రవాహం యొక్క విలువ అని అనుకుందాం కాబట్టి అదే నిరోధకిలో ఉత్పత్తి చేయబడిన ఒకే తాపనాన్ని ఉత్పత్తి చేయడానికి ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క ప్రత్యక్ష ప్రవాహం విలువ అని అనుకోవాలి కాబట్టి మనం చేయగలిగేది ఏమిటంటే నేను I2 విలువ i1 2 I22 in 2 n కి సమానం లేదా i √i1 2 I2 2 in 2 n కు సమానం ఇది మొత్తం స్క్వేర్ రూట్వర్గ మూలం లేదా ఇది ప్రాథమికంగా ఈ I2 వక్రరేఖ యొక్క వైశాల్యం మరియు ఇది సమయం T 2 ఇది T మనం సగం సైకిల్ తీసుకుంటాము కాబట్టి ఇది T 2 కాబట్టి ఇది I2 వక్రరేఖ యొక్క వైశాల్యం ఆధారం యొక్క పొడవు ఈ విలువ యొక్క స్క్వేర్ రూట్వర్గ మూలం I2 వక్రరేఖ యొక్క వైశాల్యం బేస్ యొక్క పొడవు T 2 0 నుండి T 2 వరకు ఉంటుంది కాబట్టి ఇది T 2 మైనస్ 0 ఇది సగం సైకిల్ కి పూర్తి సైకిల్లో కూడా ఇది అదే ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ వైశాల్యం మరియు ఈ వైశాల్యం సుష్టంగా ఉంటుంది కాబట్టి దీనికి ఒకే వైశాల్యం ఉంది కాబట్టి సగం సైకిల్ కి కాబట్టి దీని అర్థం దీనిని 0 నుండి T2 i 2 d t అని వ్రాయవచ్చు మరియు గా ఇది T 2 1 T 2 0 నుండి T 2 i2 dt కాబట్టి ఈ విధంగా r m s విలువ విలువ ఏమిటో తెలుసుకోవచ్చు రూట్ మీన్ స్క్వేర్ విలువ లేదా ప్రభావవంతమైన విలువ మరియు సగటు విలువ అని పిలుస్తారు కొన్నిసార్లు మనం సగటు విలువ అని పిలుస్తాము నేను దీనిని శుభ్రం చేస్తాను అంటే సగటుకి నేరుగా మనం సగం సైకిల్ తీసుకుంటున్నాము రూట్ మీన్ స్క్వేర్ విలువ కోసం మొదట మనం స్క్వేర్ చేస్తున్నాము కాబట్టి తాపన ప్రభావం కూడా అనులోమానుపాతంలో ఉంటుంది అందువల్ల సగటు తాపన ప్రభావం కూడా అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి I 2 ని ఇలా వ్రాస్తాము i1 2 I2 2 in 2n మరియు అందువల్ల i √ i1 2 I2 in 2n అవుతుంది ఇది n దీని విలువ √ i2 వక్రత యొక్క వైశాల్యం సగం సైకిల్లో బేస్ యొక్క పొడవు అవుతుంది నేను ప్రతీది వ్రాసి ఉంచాను ఇది ప్రాథమికంగా ఈ √1T2 0 నుండి T 2 i 2 d t యొక్క సమాకలనం కాబట్టి తర్వాత సైనోసోయిడల్ వోల్టేజ్ లేదా కరెంట్ యొక్క ఈ సగటు మరియు RMS విలువలను చూద్దాము